3 వ వారం 4 వ మాడ్యూల్ మనం వేర్వేరు వేలి కదలికల యొక్క ప్రాముఖ్యతను పరిశీలిస్తాము మనం వేర్వేరు చేతి స్థానాలు మరియు హావభావాలను చూశాము కానీ అది చేతులుకు మాత్రమే కాదు వేళ్లు మన బొటనవేలు అలాగే అరచేయీ కూడా స్వతంత్రంగా కొన్ని భావోద్వేగాలు మరియు మనోభావాలను సూచిస్తాయి మరియు మన పరస్పర చర్యలలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని మేము కనుగొన్నాము వాస్తవానికి వాట్ ఎవ్రీబడీ ఈజ్ సేయింగ్ చేస్తుంది మరియు ఏదైనా సమాచార మార్పిడిలో చేతి మరియు వేళ్ల కదలికలకు ఇవ్వబడిన ప్రాముఖ్యత అసమానమని అతను భావిస్తాడు మా బ్రొటనవేళ్లు సాధారణంగా ఆధిపత్యాన్ని సూచిస్తాయి మరియు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కొన్ని సంజ్ఞలు ఉన్నాయి ముఖ్యంగా బ్రొటనవేళ్లు పైకి ఉన్న సంజ్ఞ అయినప్పటికీ ఈ సంజ్ఞకు వివిధ సంస్కృతులలో విభిన్న వివరణలు ఉన్నాయి సాధారణంగా బ్రొటనవేళ్లు మన ఆధిపత్యం దృడత్వం కొన్నిసార్లు దూకుడు మరియు అవమానకరమైన వైఖరిని ప్రదర్శిస్తాయి బొటనవేలు సంజ్ఞలు ద్వితీయ సంజ్ఞలు అవి ఎల్లప్పుడూ క్లస్టర్లో కూడా భిన్నంగా ఉంటాయి జపాన్లో దేశాలలో అవమానకరమైన సంజ్ఞగా పరిగణించవచ్చు ఆస్ట్రేలియా సంజ్ఞగా అంటే అవమానం లెక్కింపును నేర్చుకోవటానికి బ్రొటనవేళ్లు కూడా ఉపయోగించబడతాయి పిల్లవాడు లెక్కించడం నేర్చుకుంటునప్పుడు ఇది ఒకటి లేదా ఐదవ సంఖ్య అని సాంస్కృతిక వైవిధ్యాలపై ఆధారపడి ఉంటుంది బ్రొటనవేళ్లు సాధారణంగా పిడికిలి బ్రొటనవేళ్లు ఆందోళనను సూచిస్తాయి ఒక బొటనవేలు వేళ్ళ లోపల ఉంచితే తరచుగా ఆందోళన కలిగించే పరిస్థితిలో కొంత సౌకర్యాన్ని పొందే మార్గంగా ఇది పరిగణించబడుతుంది చర్చలు మరియు అమ్మకాల సమయంలో మన సంభాషణల సమయంలో మనం ఈ ప్రత్యేకమైన సంకేతం కోసం చూడాలి అయితే బొటనవేలు పిడికిలి నుండి వెనుకకు కదిలే సమయం వరకు ఏదో ఒకవిధంగా ప్రయత్నించాలి తద్వారా సంభాషణ సానుకూల దిశలో కదులుతుంది మూసివేసిన చేతులు కానీ పొడుచుకు వచ్చిన వేలు సంకల్పం మరియు ప్రాముఖ్యత సూచిస్తుంది విన్స్టన్ చర్చిల్ యొక్క ఈ ఛాయాచిత్రం ఇలాంటి ఆలోచనలను సూచిస్తుంది సెప్టెంబర్ 19 1946 న విన్స్టన్ చర్చిల్ ఏర్పాటుకు పిలుపునిచ్చాడు ఇక్కడ అతని మూసిన చేతులు మరియు పొడుచుకు వచ్చిన వేలితో పిడికిలి అతని దృడ నిశ్చయంతో పాటు ఆలోచనకు సానుకూల ప్రాధాన్యతనివ్వమని సూచిస్తుందని మేము కనుగొన్నాము కోట్ జేబు సమావేశాలలో చూస్తాము ఇది సాధారణంగా ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నారని అలాగే వారు ఇతరులకన్నా గొప్పవారని భావించే వ్యక్తులచే ప్రదర్శించబడుతుంది కొన్నిసార్లు ప్రజలు తమ పొడుచుకు వచ్చిన బ్రొటనవేళ్లను చూపించడానికి వారి వెనుక జేబులను ఉపయోగిస్తారని మనం కనుగొంటాము ఎవరైనా ఆధిపత్య వైఖరిని ఇతరుల నుండి దాచడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది పని వాతావరణంలో బాస్ సమక్షంలో లేనప్పుడు ఇది ప్రిన్స్ చార్లెస్ చూస్తాము ఈ వ్యక్తులలో ఇతర వ్యక్తుల ముందు వారి ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ఉద్దేశపూర్వక ప్రకటన అని మేము కనుగొన్నాము మరొక సాధారణ బొటనవేలు క్లస్టర్ ఉపయోగిస్తాడు కానీ అదే సమయంలో అతను రక్షణాత్మకంగా భావిస్తున్నాడు లేదా అతను తనకు మరియు ఇతరులకు మధ్య అడ్డంకిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక వ్యక్తి అతను లేదా ఆమె ఈ భంగిమను స్వీకరించినప్పుడు కూర్చొని ఉంటే వ్యక్తి సాధారణంగా చర్చల సమయంలో బొటనవేలుతో మెలికలు చూపుడు వేలు లేదా వేలికొనలకు వ్యతిరేకంగా బొటనవేలును రుద్దడం సాధారణంగా డబ్బు ఆశించే సంజ్ఞగా ఉపయోగించబడుతుంది ఎవరో బొటనవేలు మరియు చేతివేళ్ల మధ్య నాణెం రుద్దుతున్నట్లు కానీ ఇది చాలా ప్రతికూల సంజ్ఞ ఎందుకంటే ఇది డబ్బును దాని ప్రతికూల సంబంధాలను సూచిస్తుంది అందువల్ల ప్రజలు ఈ సంజ్ఞను బహిరంగ పద్ధతిలో వాడటానికి ఇష్టపడరు ఇంకొక సాధారణ సంజ్ఞ ఏమిటంటే మీ బొటనవేలు మరియు మీ చేతివేళ్ల మధ్య సున్నితమైన మరియు ముఖ్యమైనదాన్ని మీరు పట్టుకున్నట్లుగా ఖచ్చితమైన పట్టు లేదా సూది లేదా మృదువైన పట్టు ముక్కను పట్టుకొని ఉండవచ్చు సంభాషణల సమయంలో ఈ ఖచ్చితమైన సంజ్ఞ ముఖ్యంగా అరచేయీ మన వైపు ఉన్నప్పుడు వ్యక్తి మాట్లాడుతున్న పరిస్థితి యొక్క ఖచ్చితత్వం మరియు సున్నితత్వాన్ని సూచిస్తుందని మీరు కనుగొంటారు సాధారణంగా ప్రేక్షకులు మరియు శ్రోతలు ఈ సంజ్ఞను వెంటనే అర్థం చేసుకుంటారని మేము కనుగొన్నాము అందువల్ల ఈ ఖచ్చితమైన పట్టు సంజ్ఞ అరచేయీ బాహ్యంగా మరియు వేళ్లు గుండ్రంగా ఉంటాయి ఇది బెదిరింపులను నివారిస్తుంది ఎందుకంటే వేళ్ళతో సంబంధం ఉన్న మృదుత్వం అందువల్ల ఇది ఆలోచనాత్మకం లక్ష్యం ఆధారితమైనది ఖచ్చితమైన సంజ్ఞగా భావించబడుతుంది చిటికెడు యొక్క చిన్న వైవిధ్యాలు పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని అలాగే వాదన యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి సహాయపడతాయి అదే సమయంలో మనం దానిని మృదువైన వేళ్ళతో చేస్తుంటే అది ఎప్పుడూ అహంకార సంజ్ఞగా పరిగణించబడదని మేము కనుగొన్నాము మరొక వైవిధ్యం 'సరే' ఈ సాధారణ హావభావాల యొక్క వివరణలు సాంస్కృతికమైనవి అని చెప్పగలరు ఈ ఆసక్తికరమైన వీడియోలో చేతి మరియు బ్రొటనవేళ్ల అర్థాల వివరణ ఇవ్వబడింది చేతులు చాలా చెబుతాయి కాబట్టి మీరు ఎప్పుడైనా వారి చేతితో బొటనవేలుతో వారి వేళ్ళ వెనుక ఉంచి చూస్తే ఇది లోపల ఏదో జరుగుతుందని సూచిక కొన్ని సంకల్ప శక్తిని సూచిస్తాయి సంకల్ప శక్తిని ఇలా కప్పి ఉంచినప్పుడు ఇది అసురక్షితంగా భావించే వ్యక్తులతో సూచిక కావచ్చు తరువాత ఏమి జరుగుతుందోనని భయపడవచ్చు కాబట్టి నేను చేయాలనుకుంటున్నది నేను సున్నితంగా మరియు మృదువుగా ఉండటానికి ఇష్టపడతాను మరియు వారు తమ గురించి మంచి అనుభూతి చెందుతారు ఈ రోజుల్లో సాధారణమైన ఒక ప్రత్యేక సంజ్ఞ పిడికిలి బంప్ దేశాన్ని ఒక శీర్షికగా పిలుస్తుందని ఆశ్చర్యపరిచింది కాబట్టి పిడికిలి బంప్ అని కూడా వారు గుర్తించారు ఈ మీడియా క్లిప్ యొక్క చేతి కదలికల సంక్షిప్త దృశ్యం మన వృత్తిపరమైన పరిస్థితులలో కనిపించే మరో సాధారణ వేలు కదలిక పాయింటర్ పరిగణించబడుతుంది ఇతర వ్యక్తి అతని లేదా ఆమె వైపు వేలు చూపించడం ద్వారా మనం నిందిస్తున్నాము తీవ్ర మనస్తాపానికి గురైన లేదా అధిక కోపాన్ని అనుభవిస్తున్న వ్యక్తులు ఇతరులను ఎంత తీవ్రంగా గాయపరిచారో లేదా అవమానించారో సూచించడానికి తరచుగా మేము భావిస్తాము అయితే సాధారణంగా దీనిని నివారించాలి కొన్ని సందర్భాల్లో ఇది అధికార భావనతో కూడా ముడిపడి ఉందని మేము కనుగొన్నాము ఒక ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి వేలి పాయింటర్ను ఏ అవమాన భావనతోనూ అనుబంధించకుండా వేలితో ఇతర వ్యక్తులను సూచించగలడు ఏదేమైనా ముఖ్యంగా సహోద్యోగులలో ఇది ఉద్దేశపూర్వకంగా అవమానంగా భావించబడుతుంది ఇది ఘర్షణ మరియు అత్యంత అప్రియమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి వేలు సూచించడాన్ని నివారించాలి ఏదేమైనా కొన్ని అవరోధాల కారణంగా మనం వేరొక వ్యక్తిని సూచించవలసి వస్తే ఒక నిర్దిష్ట వేలును ఉపయోగించి ఒక వ్యక్తిని సూచించడానికి బదులుగా మీ పూర్తి చేతిని ఉపయోగించి ఒక వ్యక్తిని సూచించడం సముచితం మరోవైపు మీ వేలిని గాలిలో పాయింటర్గా సూచిస్తుంది ఈ ప్రత్యేక కదలిక సామాజిక నాయకులు రాజకీయ నాయకులు మరియు మత బోధకులు చాలా ప్రభావవంతంగా ఉపయోగిస్తున్నారు బహిరంగ ప్రసంగ పరిస్థితిలో మనం అరచేయీ మూసివేసిన వేలు సూచించడం స్థితిలో ఉంచబడ్డారని మరియు ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారని వారు భావిస్తారు మరొక వైవిధ్యాన్ని ఫింగర్ జబ్ ఉంచడానికి బదులుగా వాటిని వంచడం మరింత సముచితం వేలు యొక్క మరొక అంశం అసహనంతో మన వేళ్ల సహాయంతో డ్రమ్మింగ్ స్థితిలో ఉంచడానికి ఉపయోగిస్తాము కాబట్టి వేళ్లు డ్రమ్మింగ్ ఉంచితే మనం నిర్ణయించుకోవలసిన వాటిపై బాగా దృష్టి పెట్టగలుగుతాము మరోవైపు అమ్మకందారులు దీనిని ఒక వ్యూహంగా ఉపయోగించడం ప్రారంభించారని మేము కనుగొన్నాము మీరు అమ్మకందారుని చూసిన క్షణం వారు మీ వేళ్లను ఆక్రమించాలనుకుంటున్నారని మీరు కనుగొంటారు వేళ్లు చాలాసేపు ఖాళీగా ఉండవు మీరు మంచి అమ్మకందారునితో మాట్లాడుతుంటే మీ చేతుల్లోని చిన్న వస్తువులపైకి వెళతాయి తద్వారా మీరు మీ చేతులను ఆక్రమించుకోవచ్చు మరియు వారు చెబుతున్న వాటిపై దృష్టి పెట్టవచ్చు వేళ్లు పడటం ఎల్లప్పుడూ ప్రతికూల సంజ్ఞ మరియు అందువల్ల ఇది మన అన్ని వృత్తిపరమైన పరిస్థితులలో నివారించాలి అదేవిధంగా మన చేతిని లేదా వేలిని మన ముఖం మీదుగా తీసుకువచ్చినప్పుడు ఇది ఎల్లప్పుడూ ప్రతికూలతకు మనకు మరియు ఇతర వ్యక్తుల మధ్య ఒక అవరోధాన్ని సృష్టించాలనే మన కోరికను సూచిస్తుంది మరికొంత సమయం కోరుకునే ప్రయత్నం ఒక నిర్దిష్ట పరిస్థితిని నివారించడానికి ప్రయత్నం ఇక్కడ డెస్మండ్ మోరిస్ లాగడం యొక్క కొంత వైవిధ్యం ఉంటుందని మెడలో కొంత గోకడం మొదలైనవి కూడా ఉన్నాయని మీరు కనుగొంటారు కొన్నిసార్లు ఇది ఇతర శరీర భాషా హావభావాలతో సంబంధం కలిగి ఉంటుంది ముఖ్యంగా కంటి సంబంధాలు లేకపోవడం లేదా కళ్ళు తప్పించుకోవడం మొదలైనవి ఎవరో మీతో మాట్లాడుతున్నారని మరియు అదే సమయంలో కాలర్ పుల్ యొక్క అనుకూలతను తగ్గిస్తుంది అదేవిధంగా ఈ రక్షణాత్మక హావభావాల యొక్క మరొక వైవిధ్యం మెడ స్క్రాచ్ అని చెప్పవచ్చు మీ పరిస్థితిని నేను బాగా అర్థం చేసుకున్నాను కానీ ఆ వ్యక్తి నిజాయితీపరుడు కాదని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు కొన్నిసార్లు మన వేలు కదలికలు చాలా బహిర్గతంగా ఉంటాయి ఉదాహరణకు నోటిలో వేళ్లు ప్రయత్నం అతను బాల్యం యొక్క భద్రతకు తిరిగి రావడానికి తీవ్ర ఒత్తిడికి లోనవుతాడు అయినప్పటికీ చాలా వరకు నోటి హావభావాలు కొన్ని రకాల మోసాలను కొన్ని రకాల అబద్ధాలను ఒక రకమైన కోరికను సమయాన్ని కొనడానికి లేదా పరిస్థితిని నివారించడానికి సూచిస్తాయి కాని నోటి సంజ్ఞలో ఈ వేలు భరోసా కోసం ఒక బహిరంగ ఏడుపు ఈ సంభాషణలో ప్రశాంతంగా ఉండటానికి మరియు ఇతర వ్యక్తి పట్ల భరోసా ఇవ్వడం ఉత్తమ వ్యూహం అదేవిధంగా కొన్ని హావభావాలు ఉన్నాయని మేము కనుగొన్నాము ఇవి విశ్వవ్యాప్తంగా లేదా కొన్ని ప్రత్యేక దేశాలలో మాత్రమే అప్రియమైనవిగా పరిగణించబడతాయి ఉదాహరణకు మొదటి సంకేతం సమాజాల యొక్క కొన్ని విభాగాలలో దెయ్యం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది రెండవ సంజ్ఞ ఇటలీలో ఇది సమాజంలోని కుక్కల కోసం కేటాయించిన సంజ్ఞ అదే సమయంలో వేలు కదలికల యొక్క కొన్ని ఇతర సాధారణ వైవిధ్యాలు ఉన్నాయని మేము కనుగొన్నాము క్రాస్ చేసిన వేళ్లు మరియు అనుబంధాలను మరింత పరిశీలిస్తాము ఏదైనా మంచిగా ఉన్నప్పుడు ఈ చేతి సంజ్ఞను సాధారణంగా చేతి సంకేతం అని పిలుస్తారు కానీ వాస్తవానికి ఇది ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ఇది నిగూడ వృత్తాలలో మరింత చెడు అవగాహన నిగూడ మరియు సంకేతాలు ఉన్నతవర్గాలు ఉపయోగిస్తాయి ఇది ఒకరికొకరు సందేశాలను ఇవ్వడానికి మరియు వారి అనుబంధాలను ప్రజలకు తెలియజేయడానికి వారికి సహాయపడుతుంది మనం ప్రతీకలను అర్థం చేసుకోగలిగితే మరియు వాటి నిజమైన అర్థాన్ని తెలుసుకుంటే వారి చెడు ఆలోచనలను మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు ఈ 666 చేతి సంకేతం సాతాను సంకేతం ఇతరులను చూపించడానికి మరియు గుర్తుతో విధేయత ఇక్కడ తెల్లగా ఉండే ఈ చిహ్నం శాంతి చిహ్నం అని పిలువబడుతుంది కానీ కొన్నిసార్లు ప్రజలు దీనిని విజయానికి V అని అర్ధం ఇది సంకేతవాదానికి కలుపుతుంది హీబ్రూ అక్షరం V అర్థం గోరు ఇప్పుడు సంకేతవాదం యొక్క సోదరభావంలో సంకేతం యొక్క రహస్య శీర్షికలలో గోరు ఒకటి గుర్తు మనకు తెలియజేస్తుంది ఇది అతనికి ఇష్టమైన సంకేతాలలో ఒకటి ఇక్కడ ఈ చిహ్నాన్ని చాలావరకు శాంతి చిహ్నం అని పిలుస్తారు కానీ నిజంగా శాంతి అని అర్ధం కాదు ఎందుకంటే మీరు ఇక్కడ ఈ భాగాన్ని చూస్తే ఇది నిజంగా తలక్రిందులుగా విరిగిన శిలువ ఇది కాకి అడుగులా విశ్వాసం యొక్క చిహ్నంగా పిలువబడుతుంది అయితే పైకి చూపడం ఒప్పించే సంకేతం మధ్య వేలు వందనం ఎవరో ఒకరిపై ఈ వేలు చూపడం నిజంగా మొరటు అని అందరికీ తెలుసు క్లుప్తంగా మేము నోటిపై లేదా సాధారణంగా ముఖం మీద కప్పడానికి ఉపయోగించే వివిధ రకాల సంజ్ఞలు ప్రతికూలత లేదా రక్షణను సూచిస్తాయని చెప్పగలను నోటి కవర్ చేయరు వాస్తవానికి ముక్కు స్పర్శ ఉంటుంది అదేవిధంగా చేతితో ముఖాముఖి సంజ్ఞలు మూల్యాంకనంతో మూసివేసిన చేతితో చూపబడుతుంది గడ్డం లేదా చెంపపై తరచుగా చూపుడు వేలు పైకి చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా వ్యక్తి ఆసక్తిని కోల్పోవటం ప్రారంభించినప్పుడు కానీ ఇంకా ఆసక్తిగా భావించాలనుకుంటే అప్పుడు స్థానం మారుతుంది మరియు వ్యక్తి అరచేతి మడమ మీద కొంత మద్దతును అనుభవిస్తాడు మధ్యధరా మేనేజర్లు సంకేతంగా మారుతుంది ఒక వ్యక్తి ఇచ్చిన పరిస్థితిలో విసుగు చెందుతున్నాడా లేదా పరిస్థితిపై నిజమైన ఆసక్తి ఉందా అని కూడా హావభావాలను ఎదుర్కోవడం సూచిస్తుంది వ్యక్తి విసుగు చెందినట్లు అనిపించినప్పుడు ఆ వ్యక్తి తలపై మద్దతు ఇవ్వడానికి చేతిని ఉపయోగిస్తాడు మరియు అది విసుగు చెందిందని వ్యక్తి నిద్రపోకుండా ఉండటానికి తలపై మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు ఇస్తుంది మరోవైపు చెంపపై సాధారణంగా మూసివేసిన చేతితో చూపుడు వేలు పైకి చూపిస్తూ నిజమైన ఆసక్తి చూపబడుతుందని మేము కనుగొన్నాము అయితే తల చేతికి మద్దతుగా సరిగ్గా విశ్రాంతి తీసుకోదు రక్షణాత్మక స్పర్శల వద్ద లాగడం లేదా మొత్తం చెవిని ముందుకు వంచడం ద్వారా ఆ వ్యక్తి కోరుకోవడం లేదని చెప్పబడుతున్నది మరియు అదే సమయంలో కొన్ని సాకులు వెతుకుతోంది

కంటి రబ్ యొక్క సాధ్యమైన వ్యాఖ్యానాల గురించి చెబుతుంది మీకు నచ్చనిది లేదా అసహ్యకరమైనది లేదా భయానకంగా ఉన్నదాన్ని చూసినప్పుడు మీ కళ్ళను మీరు ఎప్పుడైనా కప్పి ఉంచారా యుక్తవయస్సు వరకు మీకు నచ్చని దాని నుండి మీ కళ్ళను కవర్ అని పిలుస్తారు కాబట్టి ఇది మీ కళ్ళ పూర్తి కవరింగ్ కంటే కొంచెం తక్కువ ఇప్పుడు ఎవరో మీకు అబద్ధం చెప్పినప్పుడు వారు ఇష్టపడని వాటికి వారి సహజ ప్రతిస్పందన కళ్ళు మూసుకోవడం కాబట్టి వారు ఒక వ్యక్తికి అబద్ధం చెబుతున్నారని చెప్పండి వారు అబద్ధం చెప్పినట్లుగా వారు ఆ వ్యక్తిని చూడటానికి ఇష్టపడరు ఎందుకంటే ఇది చెడుగా అనిపిస్తుంది మరియు మరియు అది తప్పు అనిపిస్తుంది కాబట్టి వారు కంటిని రుద్దడం చేస్తారు ఇది అమ్మాయిల కంటే అబ్బాయిలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అబ్బాయిలు కంటికి రుద్దడం పూర్తి చేస్తాము అయితే అమ్మాయిలు తమ కంటికి తేలికగా తాకిన చోటికి లేదా అలాంటిదే ఏదైనా చేయగలరు ఇప్పుడు ఇది వేర్వేరు కారణాల వల్ల కావచ్చు గాని సంస్కృతిలో స్త్రీలు చాలా ఎక్కువ విషయాలను అణచివేయవలసి ఉంటుంది లేదా అది కేవలం ఏదో కావచ్చు కాబట్టి తార్కికంగా వారు వారి అలంకరణను మసకబారడం ఇష్టం లేదు దాని తరహాలో ఏదో ఉంది కానీ కంటి రుద్దడం అనేది మీరు చూడగలిగే మోసానికి మరో సంకేతం ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయాన్ని మరోసారి గుర్తుంచుకోండి చేతులు మరియు వేళ్ళ గురించి నా చర్చను ఇక్కడ ముగించాను తదుపరి మాడ్యూల్లో నేను పాదాల కదలికను మరియు కూర్చున్న భంగిమలను తీసుకుంటాను ధన్యవాదాలు